ఈ ప్రత్యేక ఉపన్యాసంలో మనము డేటా వివిధ సాంకేతిక పరిజ్ఞానాల సహాయంతో విశ్లేషణలపై దృష్టి పెడుతుంది కాబట్టి మనము యంత్ర అభ్యాసం మొదలైన వాటితో సహా క్లౌడ్ పఇన దృష్టి పెట్టబోతున్నాం కాబట్టి డేటా నిర్వహణ యొక్క విభిన్న అవసరాలు ఇది ప్రాథమికంగా నేను పైన పేర్కొన్న ఈ పనులన్నింటికీ విధి విధానాల అభివృద్ధిని కలిగి ఉంటుంది మీరు డేటా నిర్వహణ యొక్క విభిన్న లక్షణాలు మరియు మొదలైనవి కాబట్టి ఇటీవలి సంవత్సరాలలో మనం బిగ్ డేటా యొక్క లక్షణాలను కలిగి ఉంటుంది కాబట్టి బిగ్ డేటా కుసంబంధించినది కాబట్టి ఈ రకమైన డేటా సెంటర్ నెట్వర్క్ల గురించి మరియు మరొకఉపన్యాసంలో మాట్లాడబోతున్నాము కాబట్టి అన్నింటినీ కలిపి ఉంచడం అంటే మీరు డేటా ను తగినంతగా పరిష్కరించాల్సి ఉంటుంది కాబట్టి క్లౌడ్ వంటి విభిన్న నమూనాలు అర్థం చేసుకున్నమూ ఈ విభిన్న క్లౌడ్ ఒక కొలిచిన సేవ కాబట్టి ఈ గణన వనరుల వినియోగ యూనిట్లను బట్టి ఒకరు మొదట వాడుక యూనిట్లను కొలవగలుగుతారు తదనుగుణంగా ఒకటి నిర్మించబడాలి కాబట్టి ఉపయోగించబోయే కొలత సేవ యొక్క యూనిట్లను బట్టి బిల్లు వేసేది జరగబోతోంది కాబట్టి ఇవి క్లౌడ్ నిర్వహణ కోసం దీనిని ఉపయోగించబోతున్నాము కాబట్టి IoT బిగ్ డేటా ను ఉత్పత్తి చేస్తాయి ఈ సెన్సార్లు ఈ విభిన్న యంత్రాలు పారిశ్రామిక యంత్ర పరికరాలు మొదలైన వాటికి అమర్చబడి ఉంటాయి ఇవి ఈ రంగంలో పనిచేస్తున్నాయి మరియు వీటిలో ప్రతి ఒక్కటి ప్రాథమికంగా ఇంటర్నెట్ వర్క్ లేదా ఇంటర్నెట్ ద్వారా అనుసంధానించబడి చాలా డేటా నిర్వహణ సందర్భంలో మనం ఏమి మాట్లాడుతున్నాము కాబట్టి మనము మరొక ఉపన్యాసంలో లోతుగా మాట్లాడబోతున్న డేటా సామర్థ్యాన్ని అందించడం వంటి వాటికి సంబంధించి ఇది కూడా చేయవలసి ఉంటుంది కాబట్టి మీరు ముందు జాబితా చేయబడిన అన్ని విషయాలలో డేటా ను విశ్లేషించడానికి వ్యాపార వ్యక్తికి సహాయపడటం మరియు వ్యాపార కార్యకలాపాలలో సమస్యలను కనుగొనడం IIoT మరియు డేటా నిర్వహణ ఇది అవసరాలను తీర్చడంలో చాలా సహాయపడుతుంది కాబట్టి ఇది డేటా లోని ఈ 4 దశల్లో ప్రతిదానికి సంబంధిత గుణాలు సంబంధిత లక్షణాలుపేర్కొనబడతాయి నేను చేయదలిచిన ప్రధానమైన 2 విషయాలు సంఖ్య 1 నిల్వ నిల్వ ఇక్కడ చాలా కీలకంనిల్వ కోసం మీరు క్లౌడ్ బేస్లను ప్రశ్నించడంలో మీకు సహాయపడే ప్రశ్న భాష కాబట్టి మీరు సాంప్రదాయకంగా సంబంధము పట్టికలో నిల్వ చేసిన డేటా మొదలైనవాటితో NoSQL బాగా పనిచేస్తుంది కాబట్టి ఇది ప్రాథమికంగా మీ నిల్వ మరియు ప్రశ్నలు మరియు మొదలైనవి మరియు ఈ ప్రత్యేకమైన స్లయిడ్లో మీరు ప్రాధాన్యపరచ దలిచిన ఇతర విషయం ప్రాథమికంగా విశ్లేషణ విశ్లేషణ కోసం మీరు బ్లూమ్ ఫిల్టర్ల యొక్క విశ్లేషణతో మొదలవుతుంది కాబట్టి వివిధ వనరుల నుండి డేటా లోపరిశ్రమలసందర్భం కాబట్టి అప్పుడు వైద్య క్లినిక్లు వైద్య ఆర్ డి ల నుండి జన్యు క్రమఅమరిక మొదలైన వివిధ జీవసాంకేతిక వేర్వేరు జీవసాంకేతిక పద్ధతుల ద్వారా ఉత్పత్తి చేయబడిన జీవరాశుల వైద్యశాస్త్రము డేటా డేటా సేకరణ సాధ్యమవుతుంది సిస్టమ్ ద్వారా నెట్వర్క్ ద్వారా డేటా ను ప్రసారం చేయడం చాలా ముఖ్యం డేటా చేయడం కూడా చాలా ముఖ్యం డేటా నుతొలగించడం ఈ పరిమిత వనరుల పరిమిత లేదా వనరుల స్థిరమైన నెట్వర్క్ల ద్వారా డేటా ముందు ప్రాసెసింగ్లో భాగంగా జరుగుతుంది సమయం చూడండి వేర్వేరు డేటా సందర్భంలో ఆందోళన కలిగిస్తాయి ఫైళ్ళలో డేటా నిల్వ GFS గూగుల్ ఫైల్ సిస్టమ్ పెద్ద ఎత్తున ఫైల్ సిస్టమ్ డేటా మరొక ఉదాహరణ డేటా నిల్వ కోసం ఉపయోగించే ఫైల్ సిస్టమ్స్ యొక్క విభిన్న ఉదాహరణలు ఇవి కాబట్టి పారిశ్రామిక డేటా ను సరిగ్గా నిర్వహించాల్సి ఉంటుంది మరియు ఈ విలువ గొలుసు పరిశీలన చాలాముఖ్యం పారిశ్రామిక డేటా యొక్క అధిక లభ్యత అవసరమైనప్పుడు సరైన నిర్ణయం తీసుకోవడంలో సహాయపడుతుంది పారిశ్రామిక డేటా నిర్వహణ కార్యకలాపాలన్నింటినీ స్వయంచాలకంగా చేస్తుంది కాబట్టి IIoT దృశ్యాలలో డేటా నిర్వహణ కోసం హడూప్ యొక్క విభిన్న అంశాలు కాబట్టి హడూప్ ఇది ఇతర మాడ్యూళ్ళను అనుసంధానించబడిన పద్ధతిలో కలిసి పనిచేయడానికి సహాయపడుతుంది హడూప్ బదిలీ సాధ్యమవుతుంది ఈ HDFS నిర్మాణం నేను తరువాత మీకు చూపిస్తాను HDFS నిర్మాణం ప్రాథమికంగా వేర్వేరు పొరలను కలిగి ఉంది మరియు ఈ పొరలలో ఒకదానిలో ప్రాథమికంగా మీ వద్ద ఉన్నది డేటాను కలిగి ఉన్న బ్లాక్స్ అని పిలుస్తారు కాబట్టి HDFS లో ఏమి జరుగుతుందో ఈ బ్లాక్స్ ప్రతిరూపం కాబట్టి ప్రాథమికంగా నేను మీకు తరువాత చెప్పే వివిధ డేటా నోడ్లలో ఉంటాయి కాబట్టి హడూప్ చేయడానికి ఒక ఫ్రేమ్వర్క్ లాంటిది ఇది మ్యాప్రెడ్యూస్ క్లస్టర్లో నడుస్తున్న వివిధ అనువర్తనాలకు CPU జ్ఞాపకశక్తి నిల్వను కేటాయిస్తుంది కాబట్టి హడూప్ నోడ్లలో అమలు చేయబడుతున్నాయి కాబట్టి ఈ నేమ్నోడ్ ప్రాథమికంగా కేంద్రీకృత నోడ్ వేర్వేరు ఫైళ్ళ గురించి ఈ మెటా డేటా నోడ్లలో ప్రతిరూపం అవుతుంది మరియు అందులో HDFS నిర్మాణం కాబట్టి నేమ్నోడ్ ప్రాథమికంగా ఫైల్ సిస్టమ్ గురించి మెటాడేటా యొక్క నిల్వ ఒకసారిజరుగుతుంది కాబట్టి ఈ డేటా యొక్క సమగ్రతను నిర్ధారించడానికి ఆ చెక్ మొత్తాలను ధృవీకరిస్తుంది కాబట్టి జాబ్ ట్రాకర్ మరియు టాస్క్ ట్రాకర్ యొక్క ఈ భావనలు ఉన్నాయా జాబ్ ట్రాకర్ ప్రాథమికంగా నేమ్ నోడ్స్ వద్ద నడుస్తోంది మరియు టాస్క్ ట్రాకర్స్ డేటా నోడ్లోని పనిలో నడుస్తున్నాయి కాబట్టి ఈ నేమ్ నోడ్స్ ఈ జాబ్ ట్రాకర్ వినియోగదారుల పని అందుకుంటుంది మ్యాపింగ్ అనే భావనను ఉపయోగించి ఎన్ని పనులు నడుస్తాయి మరియు ఎన్ని పనులు మరియు ఏ పనులు అమలు చేయబోతున్నాయో ఆ మ్యాపింగ్ చేయబోతున్నాం మరియు అది కూడా వెళ్తుంది ఈ విభిన్న పనులలో ఎక్కడ అమలు చేయాలో నిర్ణయించండి మరోవైపు టాస్క్ ట్రాకర్లో ఈ ప్రతి డేటా నోడ్స్లో ఇక్కడ అమలు చేయబోయే ఈ పనులు తిరిగి పొందబోతున్నాయి జాబ్ ట్రాకర్ నుండి స్వీకరించబడతాయి మరియు ఇవి ఎల్లప్పుడూ జాబ్ ట్రాకర్తో కమ్యూనికేషన్లో ఉంటాయి టాస్క్ ట్రాకర్ వెళుతుంది జాబ్ ట్రాకర్తో కమ్యూనికేషన్లో ఉండండి మరియు ఇవి ఎల్లప్పుడూ జాబ్ట్రాకర్కుపురోగతిని కూడా నివేదించబోతున్నాయి కాబట్టి ప్రాథమికంగా ఇది మాస్టర్ స్లేవ్ నిర్మాణం ఇక్కడ ప్రాథమికంగా మాస్టర్ ఓపెనింగ్ క్లోజింగ్ ఫైల్స్ మరియు డిక్షనరీల పేరు మార్చడం మరియు డేటా నోడ్లకు బ్లాక్ల మ్యాపింగ్ను నిర్ణయిస్తుంది ఫైల్ సిస్టమ్స్ క్లయింట్ల నుండి అభ్యర్ధనను చదవడం వ్రాయడం మరియు బ్లాక్ సృష్టి తొలగింపు ప్రతిరూపణ మొదలైన వాటిని చేసే స్లేవ్ లు కాబట్టి ఇది ప్రాథమికంగా ఇది మీ మాస్టర్ నోడ్ అవుతుంది నేమ్ నోడ్ మాస్టర్ నోడ్ అవుతుంది ఇవి స్లేవ్ నోడ్స్ లాగా ఉంటాయి మరియు స్లేవ్ నోడ్స్ ప్రాథమికంగా జాబ్ ట్రాకర్ నుండి వేర్వేరు పనులను నిరంతరం పొందుతాయి వీటిలో ప్రతి ఒక్కటి అమలు చేయాలి డేటా నోడ్స్ మరియు ప్రాథమికంగా ఈ టాస్క్ ట్రాకర్ విధి పూర్తయిన తర్వాత లేదా మధ్యలో కూడా వారు జాబ్ ట్రాకర్కు స్థితిని నవీకరిస్తారు కాబట్టి ఇది ప్రాథమికంగా మాస్టర్ మరియు ఇది మీ విభిన్న స్లేవ్ లుగా మారుతుంది కాబట్టి నేను ఇక్కడ ప్రధానమైన మరొక విషయం మొంగోడిబి కాబట్టి NoSQL డేటా యొక్క సారూప్య వీక్షణను సృష్టిస్తుంది కాబట్టి మొంగోడిబి యొక్క విభిన్న లక్షణాలు లేదా విభిన్న కార్యాచరణలు కాబట్టి దీనితో మనము ఈ ప్రత్యేకమైన ఉపన్యాసం ముగింపుకు వచ్చాము మీకు ఈ విభిన్న సూచనలు ఉన్నాయి మీరు ప్రయోజనం పొందటానికి మరియు మీకు ఆసక్తి ఉంటే డేటా నిర్వహణతో చాలా సంబంధం ఉంది మరియు మీకు ఆసక్తి ఉంటే ముఖ్యంగా హడూప్ కూడా చాలా ప్రాచుర్యం పొందింది ఇవి ఒకప్పుడు చేతిలో పని చేస్తాయి మరియు ఇది IIoT సందర్భంలో సాధారణంగా అనుభవించే పెద్ద డేటా యొక్క సరైన డేటా నిర్వహణలో మీకు సహాయపడుతుంది కాబట్టి దీనితో మనము ముగింపుకు వచ్చాము మరియు ఇది ఇక్కడ జాబితా చేయబడిన విభిన్న సూచనల కలగలుపు ధన్యవాదాలు